ఈ సంభాషణలో ఎంబెడెడ్ సిస్టమ్ అనువర్తనాలు లను రూపొందించడానికి మరియు ఇంటర్ఫేసింగ్ లో ఉపయోగించే కొన్ని సెన్సార్ల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇక్కడ మనం స్పీకర్ వంటి కొన్ని సెన్సార్ల గురించి చాలా క్లుప్తంగా మాట్లాడుకుందాం టెంపరేచర్ సెన్సార్ LM35 లైట్ డిపెండెంట్ రెసిస్టర్ మైక్రోఫోన్మొదలైన వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం వివరంగా చెప్పుకోలేము కానీ చాలా క్లుప్తంగా పని చేసే సూత్రం తద్వారా ఇవి ఎలా పని చేస్తాయే మీరు నిజంగా అర్థం చేసుకుంటారు మొదట స్పీకర్ గురించి మాట్లాడుదాం స్పీకర్ అంటే మనం కొంత ధ్వనిని ఉత్పత్తి చేయగల పరికరం ఒక స్పీకర్ తప్పనిసరిగా ఎలక్ట్రో ఎకౌస్టిక్ ట్రాన్స్డ్యూసెర్ అంటే ఎలక్ట్రికల్ ఆడియో సిగ్నల్ను సంబంధిత ధ్వనిగా మారుస్తుంది అంటే మీరు ఇన్పుట్గా ఎలక్ట్రికల్ సిగ్నల్ వేవ్ఫార్మ్ను ఇస్తారు మరియు స్పీకర్ అవుట్పుట్గా ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు స్పీకర్ లోపల ఏమి ఉంది ఒక స్పీకర్ లోపల శాశ్వత అయస్కాంతం ఉంది మరియు కదిలే విద్యుదయస్కాంతం ఉంది విద్యుదయస్కాంత అంటే ఏమిటి విద్యుదయస్కాంతం కొన్ని ఫెర్రోఅయస్కాంత పదార్థాల నుండి దాని చుట్టూ కాయిల్తో నిర్మించబడింది కాయిల్ ద్వారా విద్యుత్ ప్రవాహం ఉన్నప్పుడల్లా ఆ పదార్థం అయస్కాంతంగా మారుతుంది ఈ ఆలోచన ఏమిటంటే శాశ్వత అయస్కాంతం ఉంది మరియు ఫెర్రో అయస్కాంతం చుట్టూ కాయిల్ కదిలేదికరెంట్ ప్రవహించినప్పుడల్లా ఇది అయస్కాంతంగా మారుతుంది కాబట్టి ఇది శాశ్వత అయస్కాంతం వైపు ఆకర్షించబడుతుంది లేదా మనం ప్రయాణిస్తున్న కరెంట్ను బట్టి ఇది శాశ్వత అయస్కాంతం నుండి తిప్పికొట్టబడుతుంది మరియు కంపనం ఉంటుంది ఇది ప్రాథమిక ఆలోచన ఉత్పత్తి అయస్కాంత క్షేత్రం కారణంగా విద్యుదయస్కాంత కాయిల్ ద్వారా ప్రవాహం ప్రవహించినప్పుడు ఈ పదార్థం అయస్కాంతంగా మారుతుంది మరియు రెండు అయస్కాంతాలు ఒకదానికొకటి ఆకర్షిస్తాయి లేదా ఒక వికర్షక శక్తి ఉంటుంది అక్కడ ఒకదానికొకటి దూరంగా కదులుతుంది ప్రస్తుత విద్యుత్ యొక్క పొలారిటీ ని బట్టి ఇది జరుగుతుంది మీరు ఇక్కడ చూసే రేఖాచిత్రాన్ని పరిశీలిస్తే శాశ్వత అయస్కాంతం వెనుక భాగంలో చూపబడుతుంది ఇది శాశ్వత అయస్కాంతం మరియు కాయిల్లో కాయిల్ మధ్య బిందువు చుట్టూ గాయమవుతుంది దీనిని శాశ్వత అయస్కాంతానికి అనుసంధానించవచ్చు లేదా జతచేయవచ్చు లేదా ఇది ప్రత్యేకమైన కదిలే భాగం కావచ్చు మీరు తయారు చేయగల రెండు వేర్వేరు రకాల స్పీకర్లలో ఉండవచ్చు మరియు ఇన్ పుట్ వోల్టేజ్ సిగ్నల్ ను బట్టి కరెంట్ ప్రవహించేటప్పుడు కాయిల్లో కొంత కరెంట్ ప్రవహిస్తుంది కాబట్టి ఈ కాయిల్ ఆకర్షణీయమైన లేదా వికర్షక శక్తిని బట్టి ముందుకు మరియు వెనుకకు కదులుతుంది మరియు ఆ కాయిల్కు అనుసంధానించబడిన సన్నని డయాఫ్రమ్ ఉంది ఇప్పుడు ఆ కంపనం మన చెవి వినగల ఫ్రీక్వెన్సీ పరిధిలో ఉంటే మనం శబ్దం వింటాము సాధారణ ఆడియో పరిధి 20 Hz నుండి 20 KHz ఈ ఫ్రీక్వెన్సీ పరిధి మధ్య మానవ చెవి వినగలదు అని మీకు తెలుసు కదా ఈ పరిధిలో డయాఫ్రమ్ వైబ్రేట్ అవుతున్న ఫ్రీక్వెన్సీ ఉంటే మనం ఆ శబ్దాన్ని వినగలుగుతాము ఇది ఈ విధం గా పనిచేస్తుంది విద్యుదయస్కాంతంతో పాటు డయాఫ్రమ్ పైకి క్రిందికి కదులుతుంది కంపనం ఉంటుంది మరియు కంపనం యొక్క పౌన పున్యం లో ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది చాలా ఆడియో సిస్టమ్స్లో మనకు చాలా తక్కువ శబ్దంతో పనిచేస్తున్న మంచి యాంప్లిఫైయర్ సర్క్యూట్ లు అందుబాటు లో వున్నాయి తద్వారా మనకు చాలా స్పష్టమైన మరియు చక్కని ధ్వని లభిస్తుంది తరువాత మనం ఒక రకమైన టెంపరేచర్ సెన్సార్ గురించి మాట్లాడుదాం టెంపరేచర్ సెన్సార్ ఇది చాలా ప్రాచుర్యం పొందినది ఇలాంటి ప్రయోగాలలో చాలామంది ఉపయోగిస్తున్నారు దీనినే LM35 అని కూడా పిలుస్తారు ఈ LM35 ఉష్ణోగ్రత సెన్సార్ యొక్క చాలా అనుకూలమైన రకం ఇది ఇలా ఉంది 3 పిన్స్ ఉన్నాయి పిన్ నంబర్ 1 మరియు పిన్ నంబర్ 3 విద్యుత్ సరఫరా పిన్స్ పిన్ నంబర్ 3 ను మీరు గ్రౌండ్ కి కనెక్ట్ చేస్తే మరియు పిన్ నంబర్ 1 మీరు ve విద్యుత్ సరఫరా ను కనెక్ట్ చేయవచ్చు LM35 రకం సంఖ్యను బట్టి ఈ విద్యుత్ సరఫరా వోల్టేజ్ 4 మరియు 20 వోల్ట్ల మధ్య మారవచ్చు మరియు మిడిల్ పిన్ సంఖ్య 2 బాహ్య పరిసర ఉష్ణోగ్రతకు ప్రపొర్షనల్ గా ఉండే కొన్ని అనలాగ్ వోల్టేజ్ను ఉత్పత్తి చేస్తుంది LM35 యొక్క రెండు వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి వాటిలో కొన్ని నేరుగా డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా సెల్సియస్ ఉష్ణోగ్రతకు ప్రపొర్షనల్ గా వోల్టేజ్ను ఉత్పత్తి చేయగలవు డిగ్రీ ఫారెన్హీట్లో కూడా ఇవ్వగల మరొక వెర్షన్ ఉంది నేను చెప్పినట్లుగా అవుట్పుట్ వోల్టేజ్ ఈ సెన్సార్లలోని ఉష్ణోగ్రతకు ప్రపొర్షనల్ గా ఉంటుంది మనం మీకు చూపించే ఈ రకమైన సెన్సార్ ఇది డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది మరియు ఈ సర్క్యూట్రీని దాని లోపల నిర్మించారుమీకు ఎలాంటి బాహ్యక్రమాంకనం అవసరం లేదు మరియు ఇది 0 25 0C వరకు ఖచ్చితత్వాన్ని కలిగి ఉంది ఇది చాలా అనువర్తనాల్లో తరచుగా సరిపోతుంది మరియు ఇది చాలా తక్కువ శక్తిని కూడా వినియోగిస్తుంది ఆపరేషన్ సమయంలో 60 మైక్రోఅంపేర్ కరెంట్ వినియోగిస్తుంది కాబట్టి ఇది చాలా తక్కువ శక్తి గల పరికరం అని కూడా చెప్పవచ్చు మరియు ఇది విస్తృత ఉష్ణోగ్రతల 55 to 155 డిగ్రీ సెల్సియస్ నుండి పనిచేస్తుంది విద్యుత్ సరఫరా పరిధి కూడా 4 నుండి 20 వోల్ట్ల వరకు ఉంటుంది గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే మిడిల్ పాయింట్ అనలాగ్ అవుట్ పుట్ వోల్టేజ్ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ప్రపొర్షనల్ గా ఉంటుంది కనుక కన్సోనెంట్ అఫ్ ప్రోపోర్తనాలిటీ ఏమిటి కన్సోనెంట్ అఫ్ ప్రోపోర్తనాలిటీఅనేది ఉష్ణోగ్రత లో ప్రతి డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుదలకు అవుట్ పుట్ వోల్టేజ్ లో 10 మిల్లీవోల్ట్ల పెరుగుదల ఉంటుందిఈ పరికరం ఈ విధంగా నిర్మించబడింది అంతర్గత వివరాల వివరణలోకి నేను వెళ్ళడం లేదు ఈ పరికరం ఇలా ఉంది ఇక్కడ రెండు ట్రాన్సిస్టర్లు ఉన్నాయని మీరు చూస్తారు కొన్ని డయోడ్లు కొన్ని యాంప్లిఫైయర్లు ఉన్నాయి స్థిరమైన విద్యుత్ కనెక్షన్ కూడా ఉంది ఇక్కడ వున్న 2 ట్రాన్సిస్టర్లు చాల ప్రత్యేకమైనవి ఈ రెండిటిలో ఒకటి రెండవ దాని కన్నా 10 రెట్లు పెద్దగా ఉంది మరియు ఎమిటర్ ని కూడా కలిగిఉంది ఇక్కడ మనం దాని సర్క్యూట్ వివరాల లోకి వెళ్ళడం లేదు ఆలోచన ఏమిటంటే ట్రాన్సిస్టర్ల ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహాలు పరిసర ఉష్ణోగ్రత పై బలం గా ఆధార పడుతున్నట్లయితే ఉష్ణోగ్రత సెన్సింగ్ ని ఎలా నిర్వహించాలి మరియు ఈ రెండు ట్రాన్సిస్టర్లలోకి ప్రవహించే కరెంటు లో వ్యత్యాసం పెరుగుతుంది మరియు ఈ నిరోధకత R1 అంతటా వోల్టేజ్ కు మరియు సంపూర్ణ ఉష్ణోగ్రత కు ప్రపోర్ షనల్ లో మారుతోంది మరియు మరొక వైపు ఈ సంపూర్ణ ఉష్ణోగ్రత విలువ కొన్ని ఇతర సర్క్యూట్ ద్వారా ఈ వోల్టేజ్ డిగ్రీ ఫారెన్హీట్ లేదా డిగ్రీ సెంటీగ్రేడ్కు అనులోమానుపాతంలో తయారు చేయగల వోల్టేజ్గా మార్చబడుతోంది కాబట్టి నేను మీకు చెప్పిన LM35 పరికరం యొక్క రెండు కుటుంబాలు ఉన్నాయి ఒకటి డిగ్రీ సెంటీగ్రేడ్కు అనులోమానుపాతంలో అవుట్ పుట్ వోల్టేజ్ను డిగ్రీ ఫారెన్హీట్కు అనులోమానుపాతంలో ఇస్తుంది కానీ దానిని ఉపయోగించడం చాలా సులభం ఇక్కడ నేను ఒక రేఖాచిత్రాన్ని చూపిస్తున్నాను ఇక్కడ ఆర్డునో UNO బోర్డుతో మనం LM35 ని కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము మనం 5V కి కనెక్ట్ చేస్తున్న ఎడమవైపు టెర్మినల్ ఇది 5V ను ఉత్పత్తి చేస్తున్న టెర్మినల్ మనం దానిని నేరుగా 5V కి కనెక్ట్ చేస్తున్నాము కుడివైపున ఉన్న ఈ నల్లని వైర్ భూమికి అనుసంధానించబడి ఉంది మరియు ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో అనలాగ్ అవుట్పుట్ ను ఉత్పత్తి చేయాల్సిన మధ్య భాగం పోర్ట్ లైన్లలో ఒకదానికి అనుసంధానించబడి ఉంది మనం అనలాగ్ ఇన్పుట్ల లో ఒకదానికి కనెక్ట్ చేసినట్లు మీరు చూస్తారు ఎందుకంటే ఇది అనలాగ్ వోల్టేజ్ మీరు అంతర్నిర్మిత A D కన్వర్టర్ ద్వారా అనలాగ్ వోల్టేజ్ విలువను చదవవచ్చు మీరు డేటాను చదవవచ్చు మరియు వెలుపల అసలు ఉష్ణోగ్రత ఏమిటో మీరు లెక్కించవచ్చు ఇప్పుడు కాంతిని గ్రహించగల లైట్ డిపెండెంట్ రెసిస్టర్ ఎల్డిఆర్ అనే సెన్సార్ గురించి మాట్లాడుదాం LDR చాలా చిన్న పరికరం Tt ఇలా కనిపిస్తుంది ఇది రెండు టెర్మినల్ పరికరం మరియు పారదర్శక విండో ఉంది పైన మీరు దాని లోపల ఈ రకమైన జిగ్జాగ్ నమూనాను చూడవచ్చు ఇది LDR ఎలా ఉంటుంది ఈ LDR ను కొన్నిసార్లు ఫోటో రెసిస్టర్ అని కూడా పిలుస్తారు ఇది ప్రతిఘటన దానిపై కాంతి సంఘటనను బట్టి దాని విలువ మారుతుంది ఎల్డిఆర్ ఈ విధంగా పనిచేస్తుంది సంఘటన ఎంత కాంతిగా ఉందో బట్టి ప్రతిఘటన యొక్క విలువ మారుతుంది దానిపై పడే కాంతి తీవ్రత గురించి మీకు ఒక ఆలోచన ఇచ్చే ప్రతిఘటనను మీరు కొలవవచ్చు అంతర్గతంగా ఇది కొన్ని సెమీకండక్టర్ పదార్థంతో తయారవుతుంది ఎందుకంటే సెమీకండక్టర్ పదార్థాలు ఈ రకమైన ఫోటో రెసిస్టివ్ ఆస్తిని కలిగి ఉంటాయి కాంతి వాటిపై పడినప్పుడు రెసిస్టివిటీ మారుతుంది పరికరం మీద కాంతి లేదా ఫోటాన్లు పడిపోయినప్పుడు పరికరంలోని ఎలక్ట్రాన్లు ఒక స్థితి నుండి మరొక స్థితికి వెళతాయి సాధారణంగా వాటిని వాలెన్స్ బ్యాండ్ అని పిలుస్తారు అవి ప్రసరణ బ్యాండ్కు వెళతాయి వారు కదిలితే కండక్షన్ బ్యాండ్కు వాలెన్స్ బ్యాండ్ అంటే ఎలక్ట్రాన్లు మరింత మొబైల్ అవుతాయి ఫలితంగా నిరోధకత తగ్గుతుంది ఎందుకంటే ఎలక్ట్రాన్ల ప్రవాహం కరెంట్ ప్రవాహానికి దారితీస్తుంది

మరియు ఇతర ఆస్తి ఏమిటంటే ప్రకాశం పెరిగేకొద్దీ ప్రతిఘటన విపరీతంగా తగ్గుతుంది LM35 కాకుండా ఇది సరళ పరికరం కాదు ప్రతిఘటన తీవ్రత స్థాయికి అనులోమానుపాతంలో లేదు ఇది ఈ రకమైన ఘాతాంక వక్రతను అనుసరిస్తుంది మరియు గమనించవలసిన మరో విషయం ఏమిటంటే వ్యత్యాసం చాలా ముఖ్యమైనది ఈ విలక్షణమైన వక్రంలో మీరు మెగా ఓం ల క్రమం యొక్క ప్రతిఘటనను కలిగి ఉన్నారని మీరు చూస్తారు మరియు ఈ సమయంలో మనకు వందలాది ఓంల క్రమం యొక్క ప్రతిఘటన ఉంది కాబట్టి మెగా ఓం నుండి వందల ఓంల వరకు భారీ తేడా ఉంది ప్రతిఘటనలో ఈ మార్పును గ్రహించడానికి మీకు సరైన సర్క్యూట్ ఉంటే మీరు కాంతి తీవ్రత స్థాయినిlevel of light intensity చాలా నమ్మకంగా మరియు ఖచ్చితంగా గ్రహించవచ్చు మీరు గమనించే మరో విషయం ఏమిటంటే ఈ పరికరాలు మెరుపు వేగంగా లేవు అవుట్పుట్ను ఉత్పత్తి చేయడానికి వారు కొంత సమయం తీసుకుంటారు ఈ పరికరాల్లో కాంతి పడిపోయినప్పుడు పరికరం ప్రతిస్పందించడానికి పదుల మిల్లీసెకన్ల క్రమాన్ని మరియు అవుట్పుట్ స్థిరపడటానికి ఇది సాధారణంగా పడుతుంది కాంతిని తిరిగి ఉపసంహరించుకున్నప్పుడు మీరు దానిని చీకటి ప్రదేశంలో ఉంచండి అప్పుడు ప్రతిఘటన ఆ అధిక నిరోధక స్థితికి తిరిగి వెళ్ళడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుంది ఇది మీరు గుర్తుంచుకోవాలి అంటే ప్రతిస్పందన సమయం మైక్రోసెకన్లు లేదా మిల్లీసెకన్ల చాలా తక్కువ క్రమం కాదు ఇప్పుడు ఇంటర్ఫేసింగ్ గురించి మాట్లాడటం చాలా సాధారణంగా మనం ఒక రకమైన రెసిస్టెన్స్ డివైడర్ సర్క్యూట్ను ఉపయోగిస్తాము మనం ఒక LDR ను ఉపయోగించవచ్చు మనం 5V సరఫరాతో నిరోధక R1 ను ఉపయోగించవచ్చు మైక్రోకంట్రోలర్ యొక్క అనలాగ్ ఇన్పుట్ పిన్లలో ఒకదానికి కనెక్ట్ చేయవచ్చు కాబట్టి మీరు మొదట ఆశించిన వాతావరణంలో అనలాగ్ అవుట్ పుట్ వోల్టేజ్ పరిధిని కనుగొనవలసి ఉంటుంది ou కాంతి తీవ్రత పరిమితికి మించిపోయిందో లేదో తనిఖీ చేయడానికి LDR ను ఉపయోగిస్తున్నారు కాబట్టి మీరు ఒక ప్రయోగం చేయవలసి ఉంటుంది మరియు చీకటి స్థితిలో మరియు లైటింగ్ స్థితిలో ఉన్న ప్రతిఘటన విలువలు ఏమిటో తెలుసుకోవాలి కాబట్టి ఈ RLDR విలువ మారుతోంది దీని ప్రకారం మీరు R1 విలువను ఎన్నుకోవాలి తద్వారా వోల్టేజ్ అవుట్ పుట్లో మార్పు గణనీయంగా ఉంటుంది మీరు మైక్రోకంట్రోలర్లో ఈ అనలాగ్ ఇన్పుట్ను చదవవచ్చు మరియు దానితో ఏమి చేయాలో నిర్ణయం తీసుకోవచ్చు ఇప్పుడు ఈ చర్చలో చివరి రకమైన సెన్సార్ మైక్రోఫోన్ గురించి చర్చించబోతున్నాం మైక్రోఫోన్ ఒక రకమైన సౌండ్ సెన్సార్ ఏదైనా ధ్వని మైక్రోఫోన్ చేత సంగ్రహించబడుతుంది మరియు అది ఎలక్ట్రానిక్ ఆకృతికి మార్చబడుతుంది కాబట్టి ముఖ్యంగా మైక్రోఫోన్ అంటే ఏమిటి అంతర్గతంగా కార్యాచరణ పరంగా మైక్రోఫోన్ యొక్క అమరిక స్పీకర్తో సమానంగా ఉంటుంది అయితే మైక్రోఫోన్ స్పీకర్కు సరిగ్గా వ్యతిరేక రీతిలో పనిచేస్తుంది స్పీకర్ విద్యుత్ సిగ్నల్ను ధ్వనిగా మారుస్తుంది మైక్రోఫోన్ ధ్వనిని విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది రెండు డిజైనింగ్లు ఒకదానికొకటి చాలా పోలి ఉంటాయి ఇక్కడ కూడా డయాఫ్రామ్ ఉంది కానీ మైక్రోఫోన్లు స్పీకర్ కంటే చాలా చిన్నవి సాధారణంగా స్పీకర్లు పెద్ద పరిమాణంలో ఉంటాయి దీనికి విరుద్ధంగా మైక్రోఫోన్లు పరిమాణంలో చాలా చిన్నవి లోపల చాలా చిన్న డయాఫ్రామ్ ఉంది మీరు దానిపై మాట్లాడేటప్పుడు డయాఫ్రామ్ వైబ్రేట్ అవుతుంది ఆ శాశ్వత అయస్కాంతం చుట్టూ డయాఫ్రామ్ చుట్టూ ఒక కాయిల్ కూడా ఉంది ఇప్పుడు మీరు కాయిల్ ద్వారా కరెంట్ పంపడం లేదు అయితే మీరు ధ్వనికి ప్రతిస్పందనగా డయాఫ్రామ్ వైబ్రేట్ అవ్వడానికి అనుమతిస్తున్నారు ఇప్పుడు కాయిల్ అయస్కాంత మాధ్యమం లోపల కంపించేటప్పుడు కాయిల్లో వోల్టేజ్ ప్రేరేపించబడుతుంది మరియు మీరు ఆ వోల్టేజ్ను కొలవవచ్చు వాస్తవానికి ఇది ఎలా పనిచేస్తుంది డయాఫ్రామ్ ముందుకు వెనుకకు కదులుతుంది డయాఫ్రామ్తో జతచేయబడిన కాయిల్ కూడా ముందుకు వెనుకకు కదులుతుంది ఇక్కడ ఒక స్పీకర్ వలె శాశ్వత అయస్కాంతం కూడా ఉంటుంది దీనిలో కాయిల్ డయాఫ్రామ్ వెనుక కూర్చుని ఉంటుంది కాబట్టి కాయిల్ కదులుతున్నప్పుడు విద్యుత్ ప్రవాహం దాని గుండా ప్రవహిస్తుంది దీని కారణంగా వోల్టేజ్ ప్రేరేపించబడుతుంది కాబట్టి ధ్వని శక్తి విద్యుత్ శక్తిగా మార్చబడుతుంది మైక్రోఫోన్ ఈ విధంగా పనిచేస్తుంది ఇప్పుడు ఇంటర్ఫేసింగ్ కూడా చాలా కష్టం కాదు నేను ఒక సాధారణ ఇంటర్ఫేస్ను చూపిస్తున్నాను అది చేయటానికి సరళమైన మార్గాలు కూడా ఉండవచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారు ఇది మైక్రోఫోన్ యొక్క సింబాలిక్ రేఖాచిత్రం ఇక్కడ నేను మీకు ట్రాన్సిస్టర్ స్థాయి యాంప్లిఫైయర్ను చూపిస్తున్నాను ఇందులో కొన్ని ప్రతిఘటనలు మరియు కొన్ని కెపాసిటెన్స్లు ఉంటాయి మీరు మాట్లాడుతున్నప్పుడల్లా ధ్వని వోల్టేజ్గా మార్చబడుతుంది ఇది 0 నుండి 5 వోల్ట్ల పరిధిలో ఉంటుంది ఇక్కడ విలక్షణమైన ఇంటర్ఫేస్ చూపబడింది ఇక్కడ మీరు ఇక్కడ కూర్చున్న మైక్రోఫోన్ మరియు ఇతర సర్క్యూట్రీలను ఇక్కడ చూడవచ్చు ఇది ట్రాన్సిస్టర్ మరియు మీరు దానితో ఆర్డునో UNO కి కనెక్ట్ చేసారు కొన్ని ప్రయోగాల కోసం ఈ రకమైన మైక్రోఫోన్ను ఎందుకు కొనాలో కూడా నేను చెప్తాను ఈ సర్క్యూట్రీని ఇప్పటికే నిర్మించిన ఉత్పత్తులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని కొనుగోలు చేస్తే మీరు ఈ సర్క్యూట్ను నిర్మించాల్సిన అవసరం లేదు నేరుగా ఈ యూనిట్ మీకు ధ్వనికి అనులోమానుపాతంలో ఉండే వోల్టేజ్ను ఇస్తుంది దీనితో మనం ఈ ఉపన్యాసం చివరికి వస్తాము తరువాతి ఉపన్యాసంలో మనం ఇంటర్ఫేసింగ్ ప్రయోగాలను ప్రదర్శించడానికి ఉపయోగిస్తున్న మరికొన్ని పరికరాలతో కొనసాగుతాము ధన్యవాదాలు